ఈ ఉపన్యాసం సార్టింగ్ కోసం అల్గారిథమ్లపై ఉంటుంది మరియు ఉపన్యాసం యొక్క దృష్టి కేవలం అల్గారిథమ్లపై మాత్రమే కాకుండా అల్గోరిథం నిజంగా సరైనదని మరియు రన్నింగ్ టైంను విశ్లేషణ కి సంబంధించిన దశల క్రమం ఇచ్చిన డేటా సెట్ను సార్ట్ చేయడానికి సులభమైన అల్గారిథమ్లలో ఒకటి ఈ సందర్భంలో ఇన్పుట్ n పరిమాణం వున్న అర్రే లో ఇవ్వబడిందని మనము ఊహిస్తాము దానిలో మూలకాలు A1 నుండి An వరకు ఉంటాయి ప్రతి జత మూలకాల మధ్య చాలా స్పష్టమైన క్రమం ఉందని స్పష్టంగా ఉన్నంత వరకు అర్రే లోని మూలకాల యొక్క డేటా టైపు మిగిలిన ఉపన్యాసంకు అంత ముఖ్యమైనది కాదు సార్టింగ్ అల్గోరిథం యొక్క అవుట్పుట్ అర్రే ని ఆరోహణ క్రమంలో సార్ట్ చేయడం మరియు ఇంసెర్షన్ సార్ట్ అనేది సార్టింగ్ యొక్క సవాలును అర్థం చేసుకోవడానికి చాలా సులభమైన మరియు ప్రసిద్ధ అల్గోరిథం ఇంసెర్షన్ సార్ట్ ద్వారా తీసుకోబడిన విధానం క్రింది విధంగా ఉంది ఇది పునరావృత విధానం అంటే n సార్లు రన్అవుతున్న లూప్ ఉంది n అనేది సార్ట్ చేయాల్సిన అర్రే లోని మూలకాల సంఖ్య అని గుర్తుంచుకోండి మరియు ప్రతి పునరావృతం ముగింపులో ith పునరుక్తి ముగింపులో అల్గోరిథం ద్వారా నిర్వహించబడే ఇన్వెరియంట్ అర్రే లోని మొదటి i మూలకాలు అంటే a1 నుండి a i మూలకాలు ఆరోహణ క్రమంలో సార్ట్ చేయబడతాయి ith పునరావృతంలో Ai మూలకం సరైన స్థానంలోకి a1 నుండి a i 1 మూలకాల మధ్య ఇన్సర్ట్ చేయబడింది అందువలన ఈ ఇన్వెరియంట్ ఒకదాని తర్వాత మరొకటి నిర్వహించబడుతుంది ఈ రకమైన విధానం n మూలకాల అర్రే ని సార్ట్ చేయడానికి ఇంసెర్షన్ మరియు సార్ట్ అల్గోరిథం యొక్క ఖచ్చితత్వానికి హామీ ఇస్తుంది వాస్తవానికి ఇక్కడ సవాలు ఏమిటంటే ఇంసెర్షన్ ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవడం మునుపటి స్లయిడ్లో ith పునరావృతంలో Ai మూలకం సరైన స్థానంలో ఇన్సర్ట్ చేయబడిందని మనము పేర్కొన్నాము తద్వారా a1 నుండి Ai వరకు సార్ట్ చేయబడుతాయి a1 నుండి a i 1 వరకు నియంత్రణ ith పునరావృతంకి ప్రవేశించినప్పుడు సార్ట్ చేయబడుతాయి కాబట్టి aiని ఎలా ఇన్సర్ట్ చేయాలో దశల వారీగా ఇక్కడ చూడవచ్చు మనము మొదట j ని తాత్కాలిక వేరియబుల్గా సెట్ చేస్తాము ఆపై j విలువ 1కి చేరినప్పుడల్లా మీరు ఎగ్జిట్ అవ్వండి మరియు j ఒకటి కంటే ఎక్కువ ఉన్నంత వరకు ఈ పరిస్థితికి ప్రేరణ ఏమిటో మనం చూస్తాము Aj మరియు aj 1 మూలకాలతో పోలిక చేయబడుతుంది మరో మాటలో చెప్పాలంటే j మరియు j మైనస్ 1 అర్రే స్థానాల్లో ఉన్న మూలకాలు పోల్చబడతాయి మరియు Aj 1 కంటే Aj చిన్నగా ఉంటే అప్పుడు j మరియు j 1 స్థానాల్లోని మూలకాల మధ్య ఒక మార్పిడి జరుగుతుంది ఇప్పుడు j ఒక విలువ తగ్గించబడుతుంది మరియు మనము ఈ విధానాన్ని మళ్లీ మళ్లీ పునరావృతం చేస్తాము నిజానికి jth స్థానంలో ఉన్న మూలకం కనీసం j మైనస్ 1 స్థానంలో ఉన్న మూలకం అంత పెద్దదిగా ఉండే అవకాశం ఉంది ఈ సందర్భంలో మిగిలిన మూలకాలు సార్ట్ చేయబడిన క్రమంలో ఉన్నందున Aj సరైన స్థలంలో ఉన్నట్లు స్పష్టమవుతుంది ఈ సమయంలో కంట్రోల్ ఎగ్జిట్ అవుతుంది మరియు ఇప్పుడు మనం A1 నుండి Ai మూలకాలు సార్ట్ చేయబడిన క్రమంలో ఉన్నాయని చెప్పవచ్చు మరో మాటలో చెప్పాలంటే aiని సరైన స్థానానికి చేర్చే లక్ష్యాన్ని మనము సాధిస్తాము దీన్ని చిత్రపరంగా చూద్దాం ఇది కోర్మెన్ లైజర్సన్ మరియు రివెస్ట్ ప్రామాణిక పాఠ్య పుస్తకం నుండి తీసుకోబడింది మరియు a అక్షరం ద్వారా సూచిక చేయబడిన మొదటి అర్రే ని చూద్దాం మరియు ఈ అర్రే లో 5 2 4 6 1 మరియు 3గా ప్రారంభమయ్యే ఆరు మూలకాలు ఉన్నాయని మొదటి దశలో దానిని గమనించండి నేను అల్గోరిథం అందించిన విధానం ప్రకారం మన విషయంలో ఇది రెండవ దశ రెండు మరియు ఐదు మూలకాలు మార్పిడి చేయబడతాయి b అక్షరంతో సూచించబడిన అర్రే లో మొదటి రెండు మూలకాలు సార్ట్ చేయబడిన క్రమంలో ఉన్నాయని గమనించండి మరియు మూలకం నాలుగు దాని సరైన స్థానానికి చేర్చబడలేదు మరియు దీనికి నాలుగు మరియు ఐదుతో ఒక పోలిక అవసరం అయితే రెండుతో పోలిక కూడా జరగాలి కాబట్టి వాస్తవానికి దీనికి రెండు పోలికలు అవసరం అదేవిధంగా మీరు ఆరుని చూస్తే అది ఐదు కంటే పెద్దదిగా ఉంటుంది మరియు ఈ ఒక్క పోలికతో ఆరు ని సరిగ్గా సరైన స్థానంలో ఉంచుతుంది ఆపై ఒకటి ఇప్పుడు సరైన స్థానానికి చేర్చబడిందని గమనించండి నాలుగు మార్పుల తర్వాత ఆరు ఒకటితో మార్పిడి చేయబడుతుంది ఆపై ఒకటితో ఐదు అప్పుడు ఒకటితో నాలుగు మరియు చివరగా రెండు ఒకటితో మార్పిడి చేయబడుతుంది అదేవిధంగా ఇప్పుడు మూడు e ఇండెక్స్కి అంటే దాని సరైన స్థానంలో చేర్చబడింది ఈ మొత్తం ప్రక్రియ చివరిలో అర్రే సార్ట్ చేయబడిన క్రమంలో ఉందని మనము కనుగొన్నాము ఇదే ఇంసెర్షన్ సార్ట్ వెనుక ఉన్న ఆలోచన మరియు దీన్ని కార్డ్ల డెక్ని అరేంజ్ చేసే విధానం లాంటి సహజమైన మార్గంగా కూడా ఊహించవచ్చు ఈ ఇన్సర్షన్ సార్ట్ అల్గోరిథం యొక్క ఖచ్చితత్వానికి ఎలా హామీ ఇస్తారు సార్టింగ్ అల్గోరిథం యొక్క ఖచ్చితత్వానికి హామీ ఇచ్చే మార్గం ఏమిటంటే ith పునరావృతంలో Ai మూలకం a1 నుండి ai 1 మూలకాల మధ్య i పోలికలలో దాని సరైన స్థానానికి వెళుతుంది మరో మాటలో చెప్పాలంటే మనము దీనిని ఇండక్షన్ ద్వారా రుజువు చేస్తాము ith పునరావృతం ముగింపులో a1 నుండి ai 1 Ai మూలకాలు ఆరోహణ క్రమంలో సార్ట్ చేయబడతాయని మనము గమనించాము మనము ఈ ఇండక్షన్ ద్వారా నిరూపిస్తాము i విలువ బేస్ కేస్ అయిన i 1కి సమానం అయినప్పుడు a1ని కలిగి ఉన్న అర్రే కేవలం సార్ట్ చేయబడిన క్రమంలో ఉందని గమనించండి కాబట్టి a1 నుండి ai 1 వరకు ఆరోహణ క్రమంలో సార్ట్ చేయబడిందని అనుకుందాం మరియు ఇండక్షన్ దశను పూర్తి చేద్దాం కాబట్టి ఇప్పుడు పరికల్పనహైపోథిసిస్ ఏమిటంటే a1 నుండి ai 1 వరకు ఆరోహణ క్రమంలో సార్ట్ చేయబడతాయి ఇప్పుడు Ai ఇప్పుడు Aj మరియు aj1 మూలకాల మధ్య ఇన్సర్ట్ చేయబడిందని అనుకుందాం కాబట్టి j తీసుకోగల సూచికలను చూద్దాం j అనేది 1 మరియు i మైనస్ 2 మధ్య విలువను తీసుకోవచ్చు మరియు అది ఎక్కడ ఇన్సర్ట్ చేయబడిందో టెర్మినేట్ చేసినప్పుడు Ai కనీసం Aj అంత పెద్దదని మరియు Ai అనేది aj1 కంటే తక్కువ లేదా సమానంగా ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది మరో మాటలో చెప్పాలంటే అల్గోరిథం అభివృద్ధి చెందుతున్నప్పుడు సార్ట్ చేయబడిన అర్రే యొక్క ప్రిఫిక్స్ దాని పొడవు ప్రతి పునరావృతంకి పెంచుతూ ఉంటుంది పర్యవసానంగా nవ పునరావృతం ముగింపులో a1 నుండి an వరకు మూలకాలు సార్ట్ చేయచబడిన క్రమంలో సంభవిస్తాయని స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఇన్సర్షన్ సార్ట్ నిజానికి సరైనది అయినప్పుడు అది ముగుస్తుంది మరియు ముగింపు దశకి వచ్చినప్పుడు అర్రే సార్ట్ చేయబడిన క్రమంలో ఉంటుంది రన్నింగ్ టైమ్ ఎనాలిసిస్ అనేది ఎలిమెంట్ Ai దాని సరైన స్థానానికి ఇన్సర్ట్ చేయబడే పరిశీలనపై ఆధారపడి ఉంటుంది వరస్ట్ కేసులో మీకు కేవలం 2 సార్లు i మైనస్ 1 పోలికలు అవసరం మనము రన్నింగ్ టైమ్కి కొలమానంగా పోలికలను ఉపయోగిస్తాము i సరైన స్థలంలో ఇన్సర్ట్ చేయబడిందని నిర్ధారించుకోవడానికి మనము చేయవలసిన మొత్తం పోలికలను లెక్కించాము మరియు ఇక్కడ మనము అప్పర్ బౌండ్ను ఉంచుతాము మరో మాటలో చెప్పాలంటే అవసరమైన పోలికల సంఖ్య గురించి మనము వరస్ట్ కేసు విశ్లేషణలో Ai అనే మూలకం చివరికి A1 లొకేషన్లోకి ప్రవేశించాలి అని గమనించండి మరో మాటలో చెప్పాలంటే A1 నుండి Ai వరకు ఉన్న మూలకాలలో ఇందులోని వరుస మూలకాల యొక్క ఉప అర్రే లో Ai చిన్న మూలకం అవుతుంది అప్పుడు నేను నిజానికి ప్రతి మూలకంతో పోల్చాలి అంటే i మైనస్ 1 వరకు i మైనస్ 1 వద్ద సూచిక చేయబడిన మూలకం y బై 1 ద్వారా ఇండెక్స్ చేయబడిన మూలకం వరకు ఈ పునరావృతాలలో ప్రతిదానిలో మనము వ్రాసిన కోడ్ని మీరు గమనించినట్లయితే సూచిక 1కి సమానం కాదా లేదా అనేదాని యొక్క పోలిక ఉంటుంది కాబట్టి అందుకే మనం 2 i మైనస్ 1 పోలికలను పొందుతాము కాబట్టి చేసిన మొత్తం పోలికల సంఖ్య మొదటి మూలకం కోసం చేసిన ఒక పోలిక మరియు తదనంతరం ఇది nవ మూలకం వరకు పోలికలు సరి సంఖ్యలో ఉంటాయి కాబట్టి చేసిన మొత్తం పోలికల సంఖ్య సమ్మషన్ 1 ప్లస్ 2 ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ 2n మైనస్ 1 వరకు ఇవ్వబడుతుంది ఇక్కడ ఒక చిన్న ఎక్స్ర్సైజ్ ఉంది ఇది నిజంగా చిన్న ఎక్స్ర్సైజ్ దీన్ని సరిగ్గా లెక్కించండి మరియు ఇది n స్క్వేర్ క్రమానికి చెందినదని ధృవీకరించండి కాబట్టి ఇది ఇంసెర్షన్ గురించిన చర్చను ముగింపుకి చేరుకున్నాము మరియు ఏ ఇన్పుట్లకు ఇంసెర్షన్ సార్ట్ అత్యధిక సంఖ్యలో పోలికలను నిర్వహిస్తుందో చూడటం బోధనాత్మకం ఇది కూడా విద్యార్థులకు చిన్న ఎక్స్ర్సైజ్ గా వదిలేయడం జరిగింది ఇప్పుడు సహజమైన ప్రశ్న ఏమిటంటే మన సార్టింగ్ అల్గారిథమ్ ద్వారా చేసిన పోలికల సంఖ్యను n స్క్వేర్ క్రమం నుండి n స్క్వేర్ కంటే చాలా చిన్నదానికి తగ్గించగలరా మనము ఇప్పుడు విభజించి జయించు నమూనాను ఉపయోగించే అల్గారిథమ్ను చూస్తాము మీరు బైనరీ శోధనను అధ్యయనం చేసిన చివరి ఉపన్యాసంలో గుర్తుచేసుకోండి మనము విభజించి జయించు నమూనాను ఎదుర్కొన్నాము ఆ సందర్భంలో మనము సార్ట్ చేయబడిన అర్రే లో ఒక నిర్దిష్ట మూలకం కోసం వెతుకుతున్నాము మరియు ప్రతి పునరావృతంలో సార్ట్ చేయబడిన అర్రే యొక్క ప్రాంతం రెండు భాగాలలో చిన్నదిగా మారింది ఈ సందర్భంలో మనము ఇలాంటిదే చేస్తాము మనము దాదాపు సమాన పరిమాణంలో రెండు ఉప ప్రాబ్లమ్లను సృష్టిస్తాము రెండు ఉప ప్రాబ్లమ్లను పునరావృతంగా సార్ట్ చేయండి ఆపై సార్ట్ చేయబడిన అర్రే లను మెర్జ్ చేయండి కాబట్టి ఇదీ మొత్తం ఆలోచన ఇదే విభజించి జయించు నమూనా మరియు మెర్జ్ సార్ట్ ఈవిధంగా పనిచేస్తుంది దశల క్రమం క్రింది విధంగా ఉంటుంది అర్రే ని సార్ట్ చేసే లక్ష్యం కోసం దీని సూచికలు p నుండి q వరకు ఉంటాయి ఇక్కడ p అనేది q కంటే చిన్నది మొదట్లో మొదటిసారిగామెర్జ్ సార్ట్ ని కాల్ చేసినప్పుడు p విలువ 1 మరియు q విలువ n అవుతుంది అంటే మనం n పరిమాణం గల అర్రే ని సార్ట్ చేయాలనుకుంటున్నాము ఇచ్చిన అర్రే లో అల్గోరిథం మధ్య మూలకాన్ని తీసుకుంటుంది ఈ సందర్భంలో ఇది r ఫ్లోర్pq2 ఫార్ములాr ద్వారా ఇవ్వబడిన సూచికను గణిస్తుంది మరో మాటలో చెప్పాలంటే p ప్లస్ q పరిధి తీసుకోబడుతుంది ఇది రెండు మూలకాల మొత్తాన్ని రెండుగా విభజించి అర్రే లో మధ్య సూచికను ఇస్తుంది మరియు ఈ సందర్భంలో మనము r ఫ్లోర్pq2 మరో మాటలో చెప్పాలంటే అర్రే లో ఒకటి కంటే ఎక్కువ మూలకాలు లేదా మూడు కంటే ఎక్కువ మూలకాలు ఉంటే అర్రే మూడు కంటే ఎక్కువ మూలకాలను కలిగి ఉన్నట్లయితే p r యొక్క మెర్జ్ సార్ట్ చేయండి తర్వాత r యొక్క క్రమాన్ని r1 నుండి q వరకు మెర్జ్ సార్ట్ చేయడానికి పునరావృత కాల్ చేయండి ఇక్కడ r అనేది pకి సమానం అయినప్పుడు ఏమి జరుగుతుందో దాని సరిహద్దు స్థితిని గమనించండి r pకి సమానంగా ఉన్నప్పుడు అర్రే లో గరిష్టంగా రెండు మూలకాలు ఉంటాయని గమనించండి మరియు ఒక సైజు మూలకాలను పునరావృతంగా సార్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు రెండు అర్రే లు Ap నుండి r మరియు A r ప్లస్ 1 నుండి q వరకు ఇప్పుడు మెర్జ్ సార్ట్ని ఉపయోగించి పునరావృతంగా సార్ట్ చేయబడ్డాయి దీని చివరలో అర్రే Apr మరియు Ar1 q అర్రే లు సార్ట్ చేయబడతాయి మనము మెర్జ్ అనే ఫంక్షన్ని పిలుస్తాము దానిని గురించి మనము త్వరలో చర్చిస్తాము మెర్జ్ యొక్క అవుట్పుట్ ఈ రెండు సార్ట్ చేయబడిన అర్రే లను తీసుకొని వాటిని ఇక్కడ b అని పిలువబడే మూడవ అర్రే లోకి ఇన్సర్ట్ చేయడం పీక్ b ఆరోహణ క్రమంలో సార్ట్ చేయబడిన రెండు అర్రే ల యొక్క అన్ని మూలకాలను కలిగి ఉంటుంది ఇప్పుడు b కాల్ చేయడనిది మరియు సార్ట్ చేయబడిన p q అర్రే లోకి కాపీ చేయబడింది మరియు ఇది పునరావృత అల్గోరిథం యొక్క వివరణ ఇప్పుడు సహజమైన ప్రశ్న ఏమిటంటే ఈ మెర్జ్ సార్టింగ్ అల్గారిథమ్ ద్వారా ఎన్ని పోలికలు చేయబడ్డాయి మనము అక్కడికి వెళ్ళే ముందు మెర్జ్ సార్టింగ్ అల్గారిథమ్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న ఒక కీలక దశను చూద్దాం ఇది రెండు సార్ట్ చేయబడిన అర్రే లను మెర్జ్ చేయడానికి పట్టే సమయం ఇది స్వతంత్ర ఎక్స్ర్సైజ్ చూద్దాం మెర్జ్ సందర్భంలో మాత్రమే కాదు కానీ కేవలం ఏమి ప్రశ్న అంటే రెండు సార్ట్ చేయబడిన అర్రే లను కలిగి ఉన్న ఇన్పుట్ మరియు అవుట్పుట్ అనేది సార్ట్ చేయబడిన క్రమంలో రెండు అర్రే ల యొక్క అన్ని మూలకాలను కలిగి ఉండే మూడవ అర్రే అయి ఉండాలి ఈ ఆపరేషన్ను A మరియు B అనే రెండు సార్ట్ చేయబడిన అర్రే ల మెర్జ్ ఆపరేషన్ అంటారు కాబట్టి A మరియు B అనే రెండు అర్రే లను సార్ట్ చేసిన అర్రే Cగా మెర్జ్ చేయడానికి పట్టే సమయాన్ని చూద్దాం ఈ ఆలోచన చాలా స్పష్టమైనది కాబట్టి ప్రారంభంలో x మరియు y ఒకటిగా పరిగణించబడతాయి అవి వరుసగా రెండు అర్రే లలోని అతి చిన్న మూలకాలు మరియు z అనేది మొదటి మూలకం అర్రే C యొక్క మొదటి మూలకం యొక్క సూచిక మొదటి దశ చాలా ముఖ్యమైనది ఇది పునరావృతం యొక్క ప్రారంభం z రెండు అర్రే లలోని మొత్తం మూలకాల సంఖ్యను మించి ఉంటే మీరు ఎగ్జిట్ అవ్వండి మెర్జ్ పూర్తయింది అని అర్ధం మరియు మీరు C విలువను తిరిగి ఇవ్వచు ఈ అల్గోరిథం C విలువను అందిస్తుంది రెండవ దశలో Ax మరియు By రెండు మూలకాలలో అతి చిన్నవి గుర్తించబడతాయి మరియు రెండు మూలకాలలో చిన్నది ఇప్పుడు కేటాయించబడింది అర్రే Cలోని అర్రే సూచిక zలో ఉన్న మూలకం ఇది ఈ క్రింది విధంగా పునరావృతమవుతుంది Ax ని By తో పోల్చారు మీరు చూడగలిగినట్లుగా రెండు మూలకాలలో చిన్నది Czకి కేటాయించబడుతుంది z అప్పుడు పెంచబడుతుంది మరియు చిన్న మూలకం ఎక్కడ నుండి వచ్చింది అనే దానిపై ఆధారపడి ఇది A లేదా B నుండి వచ్చినా x మరియు y సూచికలు పెంచబడతాయి మరియు ఉదాహరణకు చిన్న మూలకం అర్రే B నుండి వచ్చినట్లయితే Czకి కేటాయించబడిన మూలకం By మరియు y ఇప్పుడు పెంచబడుతుంది మరియు z కూడా పెంచబడుతుంది చిన్న మూలకాలు అర్రే A నుండి వచ్చినట్లయితే అప్పుడు x మరియు z లు పెంపొందించబడి ఉంటాయి మరియు అర్రే మూలకం Ax అనేది అర్రే సూచిక Czకి కాపీ చేయబడుతుంది ఇప్పుడు ఇది వాస్తవానికి రెండు అర్రే లను మెర్జ్ చేస్తుందని మనము చెప్తాము మరియు మనము చేసిన మొత్తం పోలికల సంఖ్యను కూడా లెక్కిస్తాము ఈ సమయంలో మనము ఆ వాదనలోకి వెళ్ళే ముందుమెర్జ్ సార్టింగ్ అల్గోరిథం యొక్క అమలును చూద్దాం మళ్ళీ ఈ చిత్రం కోర్మెన్ లైజర్సన్ మరియు రైవెస్ట్ అనే పాఠ్య పుస్తకం నుండి తీసుకోబడింది మరియు ఈ అల్గోరిథం రన్ చూద్దాం ఈ చెట్టులోని లీఫ్ ఆకు స్థాయిలు మనకు ప్రారంభ అర్రే ని తెలియజేస్తాయి ప్రారంభ అర్రే ఎనిమిది మూలకాలను కలిగి ఉంటుంది మరియు మూలకాలు 5 2 4 7 1 3 2 మరియు 6 మరియు మీరు దీన్ని ఈ విధంగా చూస్తే ప్రతి ఇంటర్మీడియట్ అర్రే సార్ట్ చేయబడిన అర్రే అని గమనించవచ్చు మరియు రెండు సార్ట్ చేయబడిన అర్రే ల కంటెంట్లను మెర్జ్ చేయడం ద్వారా రెండు అర్రే ల పేరెంట్ పొందబడుతుంది కేవలం ఆకు స్థాయిని చూద్దాం ఐదు మరియు రెండు మూలకాలు ఒక్కొక్కటిగా సార్ట్ చేయబడిన క్రమంలో ఉన్నాయి మరియు అవి రెండు మరియు ఐదు మూలకాలను కలిగి ఉన్న పేరెంట్ అర్రే కి దారితీసేలా మెర్జ్ చేయబడ్డాయి మీరు అర్రే 2 5 యొక్క కుడి సిబ్లింగ్ను చూస్తే 4 7 ఉంటుంది ఇది రెండు అర్రే లను మెర్జ్ చేయడం ద్వారా పొందబడుతుంది అవి వరుసగా ఒకే మూలకం 4 మరియు 7 ఉన్నాయి ఇప్పుడు మీరు చూడగలిగినట్లుగా 2 5 మరియు 4 7 అర్రే లో 2 4 5 మరియు 7 గా మెర్జ్ చేయబడ్డాయి మరియు చివరికి ఈ రికర్షన్ ట్రీ యొక్క మూలం వద్ద మొత్తంసార్ట్ చేయబడిన క్రమం పొందబడుతుంది ఈ డేటా స్ట్రక్చర్ అల్గోరిథం యొక్క విశ్లేషణలో మాత్రమే ఉందని గమనించడం ముఖ్యం మరియు అల్గోరిథం నిజానికి అమలు అయ్యే క్రమంలో ఇది ఉండదు ఇది జరుగుతున్న బాటమ్ అప్ ఫ్యాషన్లో ప్రదర్శించబడుతున్న విశ్లేషణకు విరుద్ధంగా టాప్ డౌన్ ఆర్డర్లో నడుస్తుంది మెర్జింగ్ స్టెప్ యొక్క ఖచ్చితత్వ విశ్లేషణను చూద్దాం మెర్జింగ్ స్టెప్ నిజంగా సరైనది కాబట్టి అర్రే లోని ప్రతి z కోసం ఒక ప్రాథమిక ఇన్వెరియంట్ని గమనించండి 1 నుండి l ప్లస్ m వరకు zth పునరావృతం తర్వాత Cz కొన్ని మంచి లక్షణాలను సంతృప్తిపరుస్తుంది A అర్రే లోని x నుండి l వరకు సూచికలలో అన్ని విలువల కంటే Cz చిన్నది మరియు ఇది అర్రే Bలోని సూచికలలో y నుండి m వరకు అన్ని విలువల కంటే చిన్నది అందువల్ల A లో x నుండి l వరకు అర్రే సూచికలలోని ప్రతి విలువ మరియు B అర్రే లో y నుండి m వరకు అర్రే సూచికల ప్రతి విలువ అన్ని C1 నుండి zలో ఉంటాయి అల్గారిథమ్ ద్వారా హామీ ఇవ్వబడిన మూడవ లక్షణం ఏమిటంటే అర్రే C ప్రతి zకి సరిగ్గా సార్ట్ చేయబడుతుంది కాబట్టి z అనేది పునరావృత సంఖ్య అని గుర్తుంచుకోండి పై దావాను నిరూపించడానికి ఇది సరిపోతుంది మనము పైన పేర్కొన్న దావాను నిరూపిస్తే మెర్జ్ అల్గారిథమ్ నిజంగా సరైనదని ఇది రుజువు చేస్తుంది ఎందుకంటే మీరు z విలువను తీసుకున్నప్పుడు అది l ప్లస్ mకి సమానం c1 నుండి z వరకు అర్రే సార్ట్ చేయబడుతుంది అంటే z 1 నుండి L ప్లస్ m వరకు తీసుకునే విలువల పరిధి కారణంగా మొత్తం అర్రే సార్ట్ చేయబడుతుంది సరైన విశ్లేషణను కొనసాగిస్తూ మనము ఇండక్షన్ ద్వారా రుజువును సెటప్ చేస్తాము z అనేది 1కి సమానం అని అనుకుందాం మరియు ఈ సందర్భంలో సింగిల్టన్ అర్రే అంటే కేవలం ఒక మూలకాన్ని కలిగి ఉన్న అర్రే సార్ట్ చేయబడుతుంది నిజానికి ఇది A మరియు B అర్రే లలో చిన్న మూలకం కాబట్టి ఈ బేస్ కేసులో మన దావా సరైనది మనం ఊహిద్దాం మరియు z మైనస్ 1 విలువకు దావా నిజమైనదని ఇండక్షన్ పరికల్పనను తయారు చేద్దాం మరియు దీనిని నిరూపిద్దాం z కోసం ఇది ఇండక్షన్ దశను పూర్తి చేస్తుంది కాబట్టి మొదటి దావా ఏమిటంటే Cz Ax మరియు Ax మరియు By లలో ఇది అతి చిన్న మూలకం ఇది నిజంగా సరైనది ఎందుకంటే మీరు అల్గోరిథంలోని దశలను చూస్తే మనము Ax మరియు By మూలకాల యొక్క కనిష్టాన్ని ఎంచుకుంటాము మరియు దానిని Cz విలువకు కేటాయించండి అందువలన Cz నిజానికి కనిష్టమైనది A మరియు B సార్ట్ చేయబడినందున అర్రే Aలోని x నుండి l అర్రే స్థానాల్లోని మూలకాలు మరియు అర్రే Bలోని y నుండి m అర్రే స్థానాల్లోని మూలకాలు కంటే Cz నిజంగా చిన్నదని ఇండక్షన్ ద్వారా మనకు తెలుసు Cz 1 నిజానికి Cz కంటే చిన్నది లేదా సమానంగా ఉంటుంది మరో మాటలో చెప్పాలంటే ఇండక్షన్ ద్వారా Cz 1 అనేది A మరియు B అర్రే లలోని అన్ని మూలకాల కంటే చిన్నదిగా లేదా సమానంగా ఉంటుందని మనకు తెలుసు మరియు మనము ఆ అన్ని మూలకాల యొక్క కనిష్టాన్ని తీసుకొని వాటిని Cz లో ఉంచాము అందువల్ల Cz 1 అనేది Cz కంటే చిన్నది లేదా సమానంగా ఉంటుంది పర్యవసానంగా ఇది C1 z నుండి వరకు సార్ట్ చేయబడిన క్రమంలో ఉంటుంది C1 నుండి z మైనస్ 1 ఇండక్షన్ పరికల్పన ద్వారా సార్ట్ చేయబడిన క్రమంలో ఉంది ఇది ఇండక్షన్ దశను రుజువు చేస్తుంది అందువల్ల మెర్జ్ నిజంగా విజయవంతమవుతుందని మనము నిరూపించాము l ప్లస్ m పునరావృతాల తర్వాత మొత్తంగా అర్రే C సార్ట్ చేయబడిన క్రమంలో ఉంటుంది అందువలన మెర్జ్ అల్గోరిథం నిజానికి విజయవంతమవుతుంది ఇప్పుడు మెర్జ్ యొక్క రన్నింగ్ టైమ్ని విశ్లేషిద్దాం మెర్జ్ అమలు కావడానికి ఎంత సమయం పడుతుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం రన్నింగ్ టైమ్ని ఎలా లెక్కించాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మరియు ఈ సందర్భంలో మనము మొత్తం పోలికల సంఖ్యను లెక్కిస్తాము మనము చేసే అతి ముఖ్యమైన పరిశీలన ఏమిటంటే ప్రతిసారీ పోలిక ప్రభావితమైనప్పుడు అర్రే C పరిమాణం ఖచ్చితంగా ఒకటితో పెరుగుతూనే ఉంటుంది ఈ పరిశీలన యొక్క పర్యవసానంగా l ప్లస్ m పోలికల తర్వాత అర్రే లో l ప్లస్ m మూలకాలు ఉంటాయి అందువలన ఉపయోగించిన మొత్తం పోలికల సంఖ్య A మరియు B రెండు అర్రే లలోని అర్రే ల మూలకాల యొక్క మొత్తం సంఖ్య కాబట్టి మెర్జ్ అల్గారిథమ్ ఉపయోగించే పోలికల సంఖ్య l ప్లస్ m మరో మాటలో చెప్పాలంటే ఇది రెండు అర్రే లలోని మూలకాల సంఖ్య యొక్క పరిమాణంలో సరళంగా ఉంటుంది మెర్జ్ సార్ట్ని అమలు చేసే సమయాన్ని విశ్లేషించడానికి ఇది మనకు హ్యాండిల్ను అందిస్తుంది మళ్లీ ఇక్కడ మనము మెర్జ్ సార్టింగ్ ద్వారా చేసిన మొత్తం పోలికల సంఖ్యను గణిస్తాము Tn అనేది n మూలకం అర్రే పై మెర్జ్ సార్టింగ్ ద్వారా చేసిన పోలికల సంఖ్య అని సూచించనివ్వండి సరళత కొరకు n అనేది రెండు పవర్ k అని అనుకుందాం అంటే n అనేది రెండు పవర్ kకి సమానం ఇప్పుడు Tn ఈ ఫార్ములా ద్వారా ఇవ్వబడింది Tn అనేది రెండు సార్లు Tn2n మరియు T2 కేవలం 1కి సమానం ఈ ఫార్ములాను అర్థం చేసుకుందాం దీనిని పునరావృత సమీకరణం అంటారు మరియు ఇది 2Tn2 పునరావృత ఉప ప్రాబ్లమ్లను సార్ట్ చేయడానికి పునరావృత ఉప ప్రాబ్లమ్లపై పోలికల సంఖ్య అంటే అర్రే లో ఒక సగంతో కూడిన ఉప ప్రాబ్లమ్ మరియు అర్రే యొక్క రెండవ సగంతో కూడిన రెండవ ఉప ప్రాబ్లమ్ n అనే రెండవ పదం అనేది మనము ఇటీవల విశ్లేషించిన మెర్జ్ ద్వారా చేసిన మొత్తం పోలికల సంఖ్య ఈ పునరావృత సమీకరణం యొక్క పరిష్కారం మెర్జ్ సార్టింగ్ అల్గోరిథం ద్వారా చేసిన పోలికల సంఖ్య యొక్క పరిష్కారాన్ని అందిస్తుంది ఇది తదుపరి ఉపన్యాసంలో పూర్తి చేయబడుతుంది